గత ఉపన్యాసంలో మనం చేసినది ఏమిటంటే పరమాణువులకు విల్సన్ సోమర్ఫెల్డ్ క్వాంటం నిబంధనలను వర్తింపజేయడం జరిగింది లేదా నేను చెప్పేది ఏమిటంటే Vr kr లో కదులుతున్న ఎలక్ట్రాన్కు క్వాంటం నిబంధనలను వర్తింపజేశాము న్యూక్లియస్ కేంద్రకం కి kZe24π0 మరియు మనము పొందినది ఏమిటంటే n వ స్థాయికి ఎనర్జీ కొంత స్థిరంగా ఇవ్వబడింది కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే nrn|n|2 ఉంది కాబట్టి ఇది క్వాంటం నిబంధనలను ఇచ్చింది 3 క్వాంటం సంఖ్యలను ఇచ్చింది ఇంకా వివరిస్తాను కాబట్టి మన దగ్గర ఇప్పుడు 3 క్వాంటం సంఖ్యలు nrnn ఉన్నాయి దీన్ని nrnnn nnk అని పిలుద్దాం అప్పుడు ఈ సంఖ్యలపై నిబంధనలు n అనేది k నుండి k వరకు 1 దశల్లో మారుతూ ఉంటాయి ఎందుకంటే దాని యొక్క కోణీయ ద్రవ్యవేగం కాంపోనెంట్ k మరియు ఇది 1 దశల్లో మారవచ్చు అలాగే n విలువలు ఇవ్వబడిన కోసం nk k 1 k 2 మరియు మొదలగునవి k nr కాబట్టి నా దగ్గర k కనిష్టం 1 కి సమానం అయితే ఇప్పుడు మనం లెక్కిద్దాం ఎందుకు ఎందుకంటే ఒక కణానికి అత్యల్ప యాంగులార్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం h2π అని బోర్ మోడల్ చెబుతుంది ఈ k కోణీయ ద్రవ్యవేగం ఇచ్చినందున కనిష్ట విలువ 1 ఈ క్వాంటం నిబంధనలు ఏమిటో కూడా నేను మీకు గుర్తు చేస్తాను లేదా సమస్యలో అనేక వేరియబుల్స్ చరరాశులు ఉన్నాయి వీటి పీరియాడిక్ మోషన్ ఆవర్తన చలనం px పై సమాకలని ఇక్కడ x అనేది చరరాశి d x ఇది nx h కి సమానం ఇవే క్వాంటం నిబంధనలు కాబట్టి ఇప్పుడు పరమాణువు కోసం మనకు ఏమి ఉంది పరమాణువు కోసం మనకు n ఉంది మనకు k ఉంది మనకు n ఉంది మరియు నేను దానిని nm అని పిలుస్తాను మరియు m అనేది k మరియు k మధ్య ఉంటుంది మరియు n ఏదైనా కావచ్చు n అనేది 1 2 3 మరియు మొదలైనవి కావచ్చు మరియు k అనేది 1 2 3 మరియు n వరకు గల విలువలకు సమానంగా ఉంటుంది nr k n అని గుర్తుంచుకోండి మరియు nr అనేది 0 1 మరియు మొదలైనవి కాబట్టి ఇచ్చిన n కోసం ఇచ్చిన శక్తి స్థాయి ఆ శక్తి En స్థిరంగా ఉంటుంది నాకు n ఉంటుంది క్వాంటం సంఖ్య k అనేది 1 2 నుండి మరియు n మరియు m వరకు మారుతూ ఉంటుంది ఇది k నుండి k కి మారుతూ ఉంటుంది మరియు ఇది మనకు పరమాణువు యొక్క నిర్మాణాన్ని ఇస్తుంది దీనితో మనం ఊహించే పరమాణు నిర్మాణం పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక మరియు పరమాణువుల స్పెక్ట్రా వర్ణపటాలు మొదలైనవాటిని వివరించగలగాలి కాబట్టి ప్రజలు వీటిని పరిశోధించడం ప్రారంభించారు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ సిద్ధాంతం ఉంది అది మనకు వేర్వేరు క్వాంటం సంఖ్యలు వివిధ స్థాయిలను ఇచ్చాయి మరియు అన్నీ సరిగ్గా ఉన్నాయి మరి మన విచారణ సాధనాలు ఏమిటో చూద్దాం పరిశోధన కోసం సాధనాలు ప్రధానంగా స్పెక్ట్రోస్కోపీ స్పెక్ట్రోస్కోపీ అనేది పరమాణు నిర్మాణాన్ని స్థాయి నిర్మాణాన్ని మనకు అందించిందని గుర్తుంచుకోండి కాబట్టి వాయువుపై కాంతిని ప్రకాశింపజేయడం మరియు విభిన్న తరంగదైర్ఘ్యాలను చూడడం అయస్కాంత క్షేత్రం సమక్షంలో స్పెక్ట్రోస్కోపీ ని కూడా చేయవచ్చు అది ఏమి చేస్తుంది కాబట్టి దీనిని మనం తదుపరి చర్చించాల్సిన అవసరం ఉంది ఒక వృత్తంలో ఒక కణం తిరుగుతున్నప్పుడు మీరు ఛార్జ్ చేయబడిన కణాన్ని చూస్తారు ఉదాహరణకు ఎలక్ట్రాన్ ఒక కక్ష్యలో కదులుతున్న కణం వలయంలోని విద్యుత్ ప్రవాహమును సూచిస్తుంది R వ్యాసార్థం కలిగిన వలయంలో విద్యుత్ ప్రవాహము I ఉంటే ఇది గమనంతో కూడిన మ్యాగ్నెటిక్ మొమెంటం అయస్కాంత భ్రామకంను సూచిస్తుంది మరియు మ్యాగ్నెటిక్ మొమెంటం అయస్కాంత భ్రామకం ఎంత ఉంటుందో త్వరిత గణనను చేద్దాము ఇది వైశాల్యం ద్వారా అయస్కాంత భ్రామకం ఇవ్వబడుతుంది నేను వైశాల్యాన్ని వెక్టార్ I గా వ్రాస్తున్నాను వృత్తాకార కక్ష్య కోసం వైశాల్యం R2గా ఉంటుంది మరియు ఈ దిశని z అని అనుకుందాం మనం z యూనిట్ వెక్టార్ ఏకాంక సదిశా I చుట్టూ తిరిగే పౌనఃపున్యం గా వ్రాద్దాం ఛార్జ్ e సార్లు చుట్టూ తిరిగే పౌనఃపున్యం ప్రస్తుతానికి మనం మగ్నిట్యూడ్ పరిమాణం గురించి ఆలోచిద్దాం కాబట్టి నేను పరిమాణాన్ని వ్రాయడానికి ఇష్టపడతాను ఇదిR2νe కి సమానము కాబట్టి నేను ఛార్జ్ e మగ్నిట్యూడ్ పరిమాణంతో చుట్టూ కదులుతున్న కణం గురించి మాట్లాడుతున్నాను అప్పుడు మ్యాగ్నెటిక్ మొమెంటం అయస్కాంత భ్రామకం R2ν|e| కి సమానం ఇది R2e2π తప్ప మరొకటి కాదు అనేది చుట్టూ తిరిగేది R2e2 నేను దీనిని mR2e2m అని వ్రాయగలను mR2అంటే ఏమిటి కోణీయ ద్రవ్యవేగం అనేది mR2కి సమానం మరియు అందువల్ల మ్యాగ్నెటిక్ మొమెంటం అయస్కాంత భ్రామకం అనేది ఇక్కడ కణం యొక్క ద్రవ్యరాశి mగా ఉంది ఇది le2m కు సమానం కక్ష్యలో తిరుగుతున్న ఒక ఛార్జ్డ్ కణం యొక్క అయస్కాంత భ్రామకాన్ని సదిశా రూపంలో వ్రాయబోతున్నాం ఇది ఎలక్ట్రాన్ యొక్క e కి సమానంగా ఉంటుంది ఎందుకంటే ఛార్జ్డ్ కణం el2m అవుతుంది మరియు దీనిని అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే కాబట్టి అయస్కాంత క్షేత్రం B లో కణం యొక్క శక్తి B కి సమానంగా ఉంటుంది మన పరమాణు నిర్మాణంపై దాని ప్రభావం ఏమిటో చూద్దాం కాబట్టి పరమాణు నిర్మాణంలో మనకు n స్థాయి k స్థాయి మరియు m స్థాయి ఉండేది k అనేది 1 2 మరియు n వరకు ఉంటుంది మరియు కోణీయ ద్రవ్యవేగం యొక్క z కాంపోనెంట్ని అంశాన్ని సూచించే అతి ముఖ్యమైన m అనేది k k 1 k 2 నుండి 0 1 2 వరకు మరియు k 2k 1 విలువల వరకు ఉంటుంది మరియు ఇది ఎల్లప్పుడూ బేసి సంఖ్య అని గుర్తుంచుకోండి కాబట్టి నేను ఇక్కడ శక్తి స్థాయిని తీసుకుంటే దానిలో అనేక శక్తి స్థాయిలు ఉన్నాయి అలాంటి n మరియు nr k |m| ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ n శక్తి స్థాయి అనేక శక్తి స్థాయిలను కలిగి ఉంటుంది అయస్కాంత క్షేత్రాన్ని వర్తింపజేస్తే ఇప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి Lz ని సూచించే వివిధ m ల ప్రకారం అయస్కాంత క్షేత్రం B ని వర్తింపజేస్తే అయస్కాంత క్షేత్రాన్ని z గా వర్తింపజేసిన ఈ దిశను నేను తీసుకోగలం మనం వివిధ శక్తి స్థాయిలను విభిన్న శక్తులను కలిగి ఉండబోతున్నాము కాబట్టి ఈ స్థాయిలన్నీ విభజింపబడతాయి కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం ఈ పరమాణువును తీసుకుందాం ఇక్కడ శక్తి స్థాయి En ఉంది మరియు దీనిలో ఇప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని వర్తింపజేస్తే ఏమి జరుగుతుంది ఇదే అయస్కాంత క్షేత్రం వేర్వేరు m కోసం స్థాయిలను విభజించబోతున్నాను కాబట్టి ఇది కొంత m విలువ కావచ్చు 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని ఉన్నాయో చూద్దాం కాబట్టి 0 ఉంది 2 3 4 మరియు 2 3 4 ఉంది ఈ స్థాయిలు విభిన్న శక్తులను కలిగి ఉంటాయి కాబట్టి శక్తులు B గా ఉండబోతున్నాయి ఇది zB కి సమానంగా ఉంటుంది ఇప్పుడు ఈ విలువలు ఏమిటనే ఆధారంగా ఋణాత్మక శక్తి విలువ స్థాయిలు పెరుగుతాయి మరియు ధనాత్మక z కాంపోనెంట్ అంశం విలువలు తగ్గుతాయి కాబట్టి ఇది 4 B అవుతుంది ఉదాహరణకు 3 B 2 B మరియు మొదలైనవి కాబట్టి ఈ స్థాయిలు విభజించబడతాయి మరియు అందువల్ల స్పెక్ట్రమ్ వర్ణపటంలోని రేఖలు కూడా విభజించబడతాయి కాబట్టి నా దగ్గర ఇలాంటి రేఖ ఉందని అనుకుందాం ఇది నిర్దిష్ట వేవ్ లెంగ్త్ తరంగదైర్ఘ్యం లాంబ్డా వద్ద వస్తుంది ఇది సమీపంలోని రేఖలుగా విభజించబడుతుంది మరియు సంఖ్యకు ఏమి జరుగుతోంది ఎన్ని స్థాయిల్లో ఉన్నాయనేది నిర్ణయించబడుతుంది మరియు ఈ సంఖ్య విభజనల సంఖ్య బేసిగా ఉంటుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా 2 k 1 కాబట్టి విషయాలు ఎలా పురోగమిస్తాయో చెప్పడానికి నేను ఇదంతా చేస్తున్నాను మరియు ఇవి మన మనస్సులో ఒకసారి ఉంటే ష్రోడింగర్ Schrödinger సమీకరణాన్ని పరిష్కరించినప్పుడు తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడం చాలా సులభం కానీ ఇవి ప్రయోగాత్మకంగా తనిఖీ చేయగల విషయాలు మనము పూర్తి క్వాంటం మెకానిక్స్ ను అభివృద్ధి చేసినప్పుడు సరైన సిద్ధాంతం ద్వారా ఇవన్నీ వివరించగలగాలి కాబట్టి ఇది మొదటి వాస్తవం అయస్కాంత క్షేత్రంలోని పరమాణువుల స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఎనర్జీ స్థాయిలో ఎనర్జీ స్థితిలో మనం అనేక స్థాయిలను కనుగొనవచ్చు అది ఒక ప్రయోగాత్మక విషయం ఉనికిలో ఉన్న ఇతర ప్రయోగ విషయం పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక మరియు ఒకప్పుడు దీని రసాయన లక్షణాలు పీరియాడిక్ ఆవర్తన పద్ధతిలో మారుతూ ఉండేవి మరియు ఈ సందర్భంలో ఏమి జరిగిందంటే Li లిథియం సోడియం పొటాషియం మరియు మొదలైనవి అవి ఒకే విధమైన లక్షణాలను చూపించాయి బెరీలియం Mg మరియు కాల్షియం మరియు మొదలైనవి అవి ఒకే విధమైన లక్షణాలను చూపించాయి వీటి పరమాణు సంఖ్యలు 3 11 మరియు 19 వీటికి 4 12 మరియు 20 వ్యత్యాసం 8 క్రమానుగతంగా స్వభావంను మారుస్తుంది అదే కాకుండా స్పెక్ట్రోస్కోపిక్ కాంతి రేఖల స్వభావాన్ని మారుస్తుంది అనగా శోషణ మరియు ఉద్గారం కూడా ఆవర్తన పద్ధతిలో మారుతూ ఉంటాయి కొన్ని సమయాల్లో అయస్కాంత క్షేత్రంలోని రేఖల సంఖ్య రేఖల విభజన అయస్కాంత క్షేత్రంలో సమానంగా ఉండేలా చూసింది ఇవి మనం సరిగ్గా నేర్చుకున్న దానికి విరుద్ధంగా ఉన్నాయి ఆపై ఒక ప్రసిద్ధ ప్రయోగం స్టెర్న్ గెర్లాచ్ గెర్లాచ్ ప్రయోగం ఉంది దీనిలో వారు వెండి పరమాణువులను వాటి బీమ్ పుంజాన్ని తీసుకున్నారు మరియు వారు దానిని ఒక ఇన్ హోమోజీనియస్ విజాతీయమైన B ఇన్ హోమోజీనియస్ అయస్కాంత క్షేత్రం గుండా పంపారు వారు దానిని సజాతీయంగా ఎందుకు తయారు చేశారు ఎందుకంటే ద్విధ్రువంపై బలం విజాతీయ క్షేత్రంలో ఉద్భవిస్తుంది కాబట్టి కోణీయ ద్రవ్యవేగం యొక్క z అంశం అయిన m విలువల సంఖ్య బేసి గా ఉంటే వారు చూడాలనుకుంటున్నది ఇక్కడ రేఖల సంఖ్య బేసి గా ఉండాలి ఎందుకంటే దేనినైనా అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే m విలువల ప్రకారం స్థాయిలు విభజించబడతాయి మరియు ఈ విలువలు భిన్నంగా ఉంటాయి అది 2 0 2 కావచ్చు మరియు సంబంధిత మాగ్నెటిక్ మొమెంట్ కూడా భిన్నంగా ఉంటుంది మరియు అందువలన ఫోర్స్లు భిన్నంగా ఉంటాయి కాబట్టి మనం బేసి సంఖ్యల రేఖలను చూస్తాం పరమాణువులు బయటకు వచ్చినప్పుడు బదులుగా వారికి లభించింది ఏమిటంటే 2 రేఖలు 2 రేఖలు కాబట్టి మనము నేర్చుకున్న దానితో ఇది కూడా విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ ప్రయోగాత్మకమైన అన్నిటినీ కలపడం ఈ ప్రయోగాత్మక సాక్ష్యాలన్నిటినీ కలిపి ముగించడం జరిగింది మరియు హైడ్రోజన్ 1 s నిర్మాణాన్ని కలిగి ఉన్న వస్తువులకు స్పెక్ట్రోస్కోపిక్ సంజ్ఞా మానాన్ని కూడా ప్రజలు మీకు తెలియజేశారు హీలియం ఇక్కడ n మొదటి స్థాయికి వెళ్లి మొదటి సంఖ్య n విలువను చూపుతుంది 1 అంటే 2 ఎలక్ట్రాన్లు లిథియం 1s2 2s1 నిర్మాణాన్ని కలిగి ఉంది అనగా అక్కడ n 1 n 2 నిండి ఉన్నాయి మరియు స్వభావం s ఉంది వర్ణపటం విశ్లేషించబడిన నిర్దిష్ట మార్గంలో ఇక్కడ s కి నిర్దిష్ట స్పెక్ట్రోస్కోపిక్ కి పేరు పెట్టారు బెరీలియం 2 s 1s 2 2s2 బోరాన్ కి 1s2 2s2 2p1 గా ఉంది వీటన్నింటిపై పరిశోధన జరుపుతున్నారు ఈ స్థాయిలో ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఇందులోని ఎలక్ట్రాన్ల సంఖ్య 3 మరియు 4 అదే విధంగా నియాన్ కు చేరుకున్నప్పుడు స్పెక్ట్రోస్కోపిక్ మరియు ఈ పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక రుజువుల నుండి ఇది 2s2 2p6 నిర్మాణాన్ని కలిగి ఉందని చూడవచ్చు కాబట్టి పూరించగలిగే నిర్దిష్ట సంఖ్యలు ఉండవచ్చు 8 యొక్క ఆవర్తత పీరియాడిసిటీ ఉంది ఇప్పుడు మీరు సంబంధిత క్వాంటం నిబంధనలను పరిశీలిస్తే అవి మీకు n 1 కోసం k 1 ఇచ్చినది అందువల్ల n 2 కోసం m 1 0 మరియు 1 అవి మీకు k 1 మరియు k 2 ఇచ్చాయి ఇది m 1 0 1 మరియు m 2 1 0 1 2 గా ఉంది మనం వరుసక్రమాన్ని వ్యతిరేకం చేద్దాం కాబట్టి ఇక్కడ చూస్తున్నది ఏమిటంటే మొదటి n 1 లో 3 స్థాయిలు ఉన్నాయి కాబట్టి ప్రతి స్థాయి ఒక ఎలక్ట్రాన్ ను కలిగి ఉంటే 3 ఎలక్ట్రాన్లు ఉండాలి k 2 కోసం 5 ఎలక్ట్రాన్లు ఉండాలి ప్రయోగాత్మకంగా గమనించిన దానికి ఇది విరుద్ధం కాబట్టి దీనిని ఎడమ వైపు వ్రాయనివ్వండి ఇది ప్రయోగాత్మకం కాబట్టి మొదటి ముగింపు k కనిష్టం 1 కాదు బదులుగా యాంగులార్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం యొక్క అత్యల్ప విలువ 0 కావచ్చు కాబట్టి దీనిని కోణీయ ద్రవ్యవేగం క్వాంటం సంఖ్య l అని పిలిస్తే అది నిజానికి k 1 గా ఉండాలి కాబట్టి దానిని ఇప్పుడు ఇక్కడే మారుస్తాను మరియు దీనికి బదులుగా ఆకుపచ్చ రంగులో చూపిస్తాను n 1 మరియు l 0 కలిగి ఉంటాం ఇది k 1 మరియు సంబంధిత m విలువ 0 అవుతుంది n 2 అనేది l 0 మరియు l 1 ను కలిగి ఉంటుంది ఇది k 1 m 0 m 1 0 మరియు 1 మరియు మొదలైనవి కాబట్టి అత్యల్ప కోణీయ ద్రవ్యవేగం 1 కావచ్చు మరియు సంఖ్య 2 అతి ముఖ్యమైనది ఎలక్ట్రాన్ దాని స్వంత క్వాంటం సంఖ్యను కలిగి ఉంటుంది అనగా అది దానిలో అంతర్గతంగా ఉంటుంది మరియు ఎలక్ట్రాన్ ఎక్కడ కదులుతుందో దానిపై ఆధారపడి ఉండదు కాబట్టి దీనిని ఎలక్ట్రాన్ అంటారు దానికి స్వంత క్వాంటం సంఖ్య ఉంటుంది దాని విలువను స్పిన్ అని పిలుస్తారు మరియు ఇది స్పిన్ యొక్క z కాంపోనెంట్ అంశాలుగా ℏ2 మరియు ℏ2 విలువ ను కలిగి ఉండవచ్చు ఈ వ్యత్యాసం మళ్లీ ఒక పూర్ణాంకం ద్వారా గమనించవచ్చు అయితే అది చెప్పింది ఏమిటంటే కోణీయ ద్రవ్యవేగం యొక్క z కాంపోనెంట్ అంశం దీనిని స్పిన్ అని పిలుద్దాం నేను దీన్ని విభిన్న రంగు లో వ్రాస్తాను స్పిన్ లేదా ఎలక్ట్రాన్ యొక్క సహజ ఇంట్రిన్సిక్ ద్రవ్యవేగం సగం పూర్ణాంక గుణకం హాఫ్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ కావచ్చు కోణీయ ద్రవ్యవేగం యొక్క కనిష్ట విలువ ఉండాలని బోర్ చెప్పినట్లు గుర్తుంచుకోండి ఆపై మీకు తెలిసిన ఇతర పూర్ణాంకాల మాదిరిగా అది మారుతూ ఉంటుంది అయితే పరమాణు నిర్మాణాన్ని మరియు మనం అంగీకరించాల్సినవన్నీ వివరించడానికి మరియు ఇది ప్రయోగాత్మక ఆధారాలపై ఆధారపడి ఉంటుంది ఎలక్ట్రాన్ యొక్క సహజ ఇంట్రిన్సిస్ కోణీయ ద్రవ్యవేగం స్పిన్ కి సగం పూర్ణాంక గుణకం హాఫ్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ యొక్క విలువను కలిగి ఉంటుంది s మరియు వ్యత్యాసం ఇప్పటికీ 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు మరో క్వాంటం సంఖ్య ఉంది మనం దీనిని ms అని పిలుద్దాం s అనేది స్పిన్ ను సూచిస్తుంది ఒక కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంట్ దానికి సంబంధించిన కోణీయ ద్రవ్యవేగం తో సంబంధం కలిగి ఉంటుంది μel2m అని మనం ఇంతకు ముందు చూశాము ఎలక్ట్రాన్ విషయంలో ఏమి కనుగొనబడింది అయితే ఎలక్ట్రాన్ల స్పిన్ మరియు సంబంధిత మ్యాగ్నెటిక్ మొమెంట్ s రేఖల వ్యాప్తిని వివరించడానికి ప్రయోగాత్మకంగా ఏమి కనుగొనబడింది మరియు ఈ సందర్భంలో s2 అందువలన sZ2eℏ22m లేదా 2eℏ22me కాబట్టి దీనిని గైరో మ్యాగ్నెటిక్ రేషియో అని పిలుస్తారు దీని విలువ కక్ష్య కోణీయ ద్రవ్యవేగం కు ఒకటి మరియు స్పిన్ కోణీయ ద్రవ్యవేగం కు 2 గా ఉంటుంది ఎలక్ట్రాన్ యొక్క సహజ ఇంట్రిన్సిస్ కోణీయ ద్రవ్యవేగం ఆలోచనను స్పిన్ అంటారు దీనిని ఉహ్లెన్బెక్ మరియు గౌడ్స్మిట్ ప్రతిపాదించారు ఆపై పరమాణువు యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి అతను తన మినహాయింపు ఎక్స్క్లుజివ్ సూత్రంతో వచ్చాడు ఏ 2 ఎలక్ట్రాన్లు అన్ని క్వాంటం సంఖ్యలను ఒకే విధంగా కలిగి ఉండవు సంకల్పానికి బదులుగా నేను నిజంగా ఇప్పుడు కలిగి ఉండగలను కాబట్టి ఇది ప్రాథమిక సూత్రం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు వేరుగా ఏమి ఉందో చూద్దాం మనకు n l m మరియు ms అనే క్వాంటం సంఖ్యలు ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన n కోసం మనకు క్వాంటం సంఖ్యలు n l m మరియు ms ఉన్నాయి ఇచ్చిన n కోసం k విలువలు ఏమిటో గుర్తుంచుకోండి k విలువలు 1 2 మరియు n వరకు ఉన్నాయి కానీ మనకు k పట్ల ఆసక్తి లేదు బదులుగా మన దగ్గర ఉన్నది l ఇది k 1 కి సమానం కాబట్టి l విలువలు 0 1 2 నుండి n 1 వరకు ఉంటాయి మరియు ఇది మొత్తం కోణీయ ద్రవ్యవేగం కు సంబంధించినది మరియు మరియు ప్రతి l కోసం ప్రతి l కోసం m విలువలను కలిగి ఉంటాను అవి l నుండి l వరకు ఉంటాయి ఆపై నా వద్ద 4వ క్వాంటం సంఖ్య ms ఉంది అది 12 లేదా 12 కావచ్చు దాని అర్థం ఏమిటో చూద్దాం కాబట్టి l అంటే కోణీయ ద్రవ్యవేగం దీని పరిమాణం l m అంటే ద్రవ్యవేగం యొక్క z కాంపోనెంట్ అంశం ఇది m మరియు ms అనేది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ కోణీయ ద్రవ్యవేగం ను సూచిస్తుంది ఇది 2 లేదా 2 సంక్షిప్తంగా ms మరియు అన్ని క్వాంటం సంఖ్యలు ఒకేలా ఉండవని చెప్పినప్పుడు ఇది ఆవర్తన పీరియాడిసిటీ ని 8 యొక్క నియమాన్ని మరియు అన్నింటినీ వివరిస్తుంది మరియు స్పెక్ట్రోస్కోపీ అయస్కాంత క్షేత్రంలో స్థాయిల విభజనకు మరో సూక్ష్మమైన అంశం ఉంది దానిని నేను ఒక నిమిషం తర్వాత వివరిస్తాను అయితే పరమాణువుల ఆవర్తన పీరియాడిసిటీ లక్షణాల గురించి ఇప్పుడు చూద్దాం కాబట్టి n 1 ను చూద్దాం l గరిష్టం 0 కావచ్చు m అనేది 0 కావచ్చు మరియు ms అనేది ½ లేదా ½ కావచ్చు కాబట్టి ఎలక్ట్రాన్ల గరిష్ట సంఖ్య ఈ స్థాయిలో సరైన ఎలక్ట్రాన్ల సంఖ్య 2 కావచ్చు కాబట్టి ప్రతి క్వాంటం సంఖ్యకు ఒకటి ఇప్పుడు n 2 ను చూద్దాం l అనేది 0 అవుతుంది m అనేది 0 అవుతుంది కాబట్టి ms అనేది ½ లేదా ½ కావచ్చు ఎలక్ట్రాన్ల సంఖ్య ఇది 2 అవుతుంది దీనిలో కూడా l 1 ను కలిగి ఉంటాను కాబట్టి ms యొక్క ప్రతి 2 స్థాయిలకు m 1 0 1 కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య 6 మరియు మొదలైనవి కాబట్టి ఆవర్తనం పీరియాడిసిటీ లేదా వివిధ స్థాయిలు ఎలా నిర్మించబడతాయో చూడవచ్చు మరియు ఆవర్తనాన్నిపీరియాడిసిటీని నిర్మించే విధానాన్ని కూడా గమనించవచ్చు మరియు అఫ్బౌ సూత్రం అని పిలువబడే దానితో ముందుకు రావడం జరిగింది ఇది n l కోసం పరమాణు స్థాయిలు పూరించే క్రమం అనేది పెరుగుతున్న సంఖ్యలో పూరించబడుతుంది అని పేర్కొంది మరియు n l ఒకేలా ఉంటే ముందుగా దిగువ n నింపబడుతుంది కాబట్టి మనం దానిని చూద్దాం అనగా n 1 l 0 ముందుగా పూరించబడుతుంది n 2 l 0 ఆపై l 1 పూరించబడుతుంది లేదా n 3 l 0 నింపబడుతుంది l 1 నింపబడుతుంది మరియు ఇప్పుడు n 4 తో పోటీ ఉంది l 0 ఎందుకంటే రెండింటికీ n l 4 n 3 l 1 మరియు n 4 l 0 అయితే ఇప్పుడు దిగువ చివరిది మొదట పూరించబడుతుంది కాబట్టి ముందుగా n 3 l 1 నింపుతారు ఇప్పుడు n 3 ఎలా ఉంటుంది l 2 n l అనేది 5 కానీ n 4 l 1 n l అనేది మళ్లీ 5 కాబట్టి ఇప్పుడు మనం మొదట n 4 l 0 స్థాయిని పూరించడం చూద్దాం ఆ తర్వాత n 3 l 2 స్థాయిని పూరిస్తాను ఆపై n 5 l 0 n l అనేది 5 గా ఉంది అయితే ముందుగా నేను ఈ అత్యల్ప n లను పూరించబోతున్నాను కాబట్టి n 4 l 1 ఆపై n 5 l 0 ఈ క్రమంలో 2 2 6 2 6 2 ఎలక్ట్రాన్ల సంఖ్యను చూద్దాం ఇది l 2 కు సమానం కాబట్టి ఇది 10 అవుతుంది L 1 మళ్లీ 8 అవుతుంది L 0 మళ్లీ 2 అవుతుంది మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యను చూద్దాం ఇప్పుడు దీన్ని చెరిపివేసి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఏమిటో చూద్దాం n వరకు మాత్రమే పూరిస్తే ఇది 1 కు సమానం l సమానం 0 2 4 10 12 18 20 30 38 40 మొదలైనవి కలిగి ఉన్నాం ఇవి షెల్ ఫిల్లింగ్స్ మరియు ఇక్కడే ఆవర్తనం పీరియాడిసిటీ రావడం ప్రారంభమవుతుంది ఇవి షెల్ ఫిలింగ్స్ మొదలైనవి కాబట్టి పరమాణు నిర్మాణాన్ని ఈ విధంగా వివరించారు ఇప్పుడు కొన్నిసార్లు పై సూత్రం ను ఇలా వ్రాయడం జరిగింది మీరు 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5 f మొదలైన స్థాయిలను వ్రాయండి ఆపై మీరు ఈ బాణం ప్రకారం వాటిని పూరించండి కాబట్టి మీరు 1s తో ప్రారంభించండి ఆపై మీరు 2s ను నింపండి ఆపై మీరు 2p ని పూరించండి మరియు 2 p తర్వాత మీరు 3s 3p లను నింపండి ఆ తర్వాత 3p ని పూరించండి మీరు 3d కి వెళ్లలేరు మీరు ఈ విధంగా వెళ్ళలేరు మీరు 4s కు వెళ్లాలి ఆపై మీరు 3d 4p 5s మొదలైన వాటి వద్దకు రండి కాబట్టి దీనిని అఫ్బౌ సూత్రం అంటారు దీనిని ఆవర్తన పట్టికలో గరిష్టంగా పెద్ద సంఖ్యలో పరమాణువులు అనుసరిస్తాయి మరియు ఈ విధంగా స్థాయిలు నింపబడతాయి కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే పరమాణువులోని ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం విలువలు l 0 2 మొదలైన వాటిని కలిగి ఉండవచ్చు ఆపై మనమందరం కూడా స్పిన్ యాంగులార్ మొమెంటం ఉందని తెలుసుకున్నాము అది 2 మరియు 2 మరియు స్పిన్ యాంగులార్ మొమెంటం యొక్క ఈ 2 విలువలు వెండి పరమాణువుల పుంజం మరియు స్టెర్న్ గెర్లాచ్ ప్రయోగాలు 2 గా విభజించడానికి దారితీశాయి ఆపై ఏ 2 ఎలక్ట్రాన్లు అన్ని సంఖ్యలను ఒకే విధంగా కలిగి ఉండదనే పౌలీ ఎక్స్క్లుజన్ సూత్రం ను కలిగి ఉన్నాము దీనితో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను ఈ రోజు మనకు తెలిసిన వాటితో చరిత్ర యొక్క భాగాన్ని మీకు అందించాను ఈ చరిత్రను చర్చించడం జరిగింది ఎందుకంటే ఆలోచన ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవడం ముఖ్యం ఈ విషయాలన్నీ మీరు చూడవచ్చు కొన్నిసార్లు మనం కోణీయ ద్రవ్యవేగం ను వివరిస్తున్నప్పుడు మనం k అని అకస్మాత్తుగా ప్రయోగాత్మక సాక్ష్యంతో చెబుతున్నాము k ఉండకూడదు కానీ k 1 ఉండాలి స్పిన్ కోణీయ ద్రవ్యవేగం యొక్క ఆలోచన కూడా కొన్ని లక్షణాలను వివరించడానికి వచ్చింది పౌలీ ఎక్స్క్లుజన్ సూత్రం ఆవర్తనాన్నిపీరియాడిసిటీ ని వివరించడానికి మరియు పరమాణు షెల్ నిర్మాణాన్ని పూరించడానికి ప్రవేశపెట్టబడింది ఈ విషయాలన్నీ భద్రపరచబడాలి ఇవి ప్రయోగాత్మక వాస్తవాలు పేర్కొన్న ఈ సూత్రాలను ఉపయోగించి వివరించబడ్డాయి అన్నింటినీ భద్రపరచాలి మరియు పూర్తి సిద్ధాంతం నుండి స్వతస్సిద్ధంగా బయటకు రావాలి అది బయటకు వచ్చే క్వాంటం మెకానిక్స్ ను అభివృద్ధి చేసినప్పుడు మనం దీనిని చూస్తాము